ముఖ్యపదాలు ప్రెషర్ ఫ్లూయిడ్ ఫ్లో రేట్ రిటర్న్ లైన్ కంట్రోల్ సిస్టమ్స్ ఇన్ కంప్రెసబుల్ ఎయిర్ బబుల్స్ సీల్స్ మోటార్ ఫోర్స్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మరియు కంట్రోల్ కోర్సు యొక్క 26 వ పాఠం అయిన నేటి ఉపన్యాసానికి స్వాగతం ఈ రోజు మనం హైడ్రాలిక్ కంట్రోల్ సిస్టమ్స్ గురించి మొదటిసారి చూడబోతున్నాం మరియు కొన్ని ప్రాథమిక అంశాలను సమీక్షిస్తాము మరియు తరువాత హైడ్రాలిక్ కంట్రోల్ సిస్టమ్స్ తయారుచేసే భాగాలను పరిశీలిస్తాము తరువాతి ఉపన్యాసాలలో మనం కొన్ని ప్రత్యేక భాగాలను చూస్తాము మరియు హైడ్రాలిక్ కంట్రోల్ సిస్టమ్స్ ను తయారు చేయడానికి ఈ భాగాలు ఎలా ఉపయోగించవచ్చో చూస్తాము కాబట్టి ప్రారంభించడానికి ముందు మనం భోధన లక్ష్యాలను పరిశీలిస్తాము కాబట్టి భోదన లక్ష్యాలు ప్రాథమికంగా హైడ్రాలిక్ సిస్టమ్స్ ఆపరేషన్ సూత్రాలను వివరించడం మరియు దాని ప్రయోజనాలను అర్థం చేసుకోవడం మరియు కొన్ని అప్లికేషన్ ల్లో ఎందుకు ఇది రీప్లేస్ చేయలేముకాబట్టి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి వాస్తవానికి పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ప్రాథమిక హైడ్రాలిక్ సిస్టమ్ భాగాలు మరియు సిస్టమ్ లో వాటి పాత్రల గురించి అవి ఏమి చేస్తాయో తెలుసుకుంటాము మరియు హైడ్రాలిక్ పంపులు మరియు మోటార్లు యొక్క నిర్మాణ మరియు క్రియాత్మక అంశాలు అవి ఎలా పని చేస్తాయో వివరిస్తాము మరియు చాలా ముఖ్యమైన భాగాలు అయిన డైరెక్షనల్ వాల్వ్స్ మరియు కంట్రోల్ వాల్వ్స్ లతో సుపరిచితులు కాగలరు కాబట్టి మనము వీటిని కొంత వివరంగా చూస్తాము కాబట్టి మనము హైడ్రాలిక్స్ యొక్క ప్రాథమిక సూత్రంతో ప్రారంభిస్తాము ముఖ్యంగా పాస్కల్ సిద్ధాంతం Pascals law మీద ఆధారపడి ఉంటుంది ఇది ఒక ద్రవానికి వర్తించే ప్రెషర్ అన్ని దిశలలో సమానంగా ప్రసారం అవుతుందని చెబుతుంది కాబట్టి మనం ద్రవంలో ఒక పాయింట్ వద్ద ప్రెషర్ని వర్తింపజేస్తే అదే ప్రెషర్ ద్రవం అంతటా సంక్రమిస్తుంది ఇది అన్నిచోట్లా వర్తించబడుతుంది కాబట్టి ఫోర్స్ లను ప్రసారం చేయడానికి ద్రవాలు కుదింపుకి లోను కావు అనబడే ఈ ప్రొపర్టి ని ఉపయోగిస్తాము కాబట్టి వివిధ పరిస్థితులలో భారీ భారాలకు వ్యతిరేకంగా చాలా ఖచ్చితమైన కదలికలను సృష్టించడానికి ప్రాథమికంగా హైడ్రాలిక్ కంట్రోల్ సిస్టమ్స్ ఉపయోగిస్తారు కాబట్టి అధిక ఫోర్స్ ని ప్రసారం చేయాలి మరియు ఖచ్చితమైన స్థానభ్రంశాలు మరియు వేగాలను సృష్టించాలి ఇది హైడ్రాలిక్ సిస్టం లు దాని అప్లికేషన్స్ లో ఎక్కువ భాగాన్ని కనుగొనే ప్రాథమిక ప్రాంతం కాబట్టి మనం తప్పనిసరిగా చేయబోయేది ఏమిటంటే మనం ఒక చివర ద్రవానికి ప్రెషర్ ని వర్తింపజేయబోతున్నాము మరియు అదే ప్రెషర్ ప్రసారం కావడం జరుగుతుంది మరియు మరొక బాడీ పై పనిచేయడం జరుగుతుంది కాబట్టి బాడీ పై ప్రెషర్ పనిచేసేటప్పుడు అది ఫోర్స్ ని సృష్టిస్తుంది కాబట్టి ఆ ఫోర్స్ ఒక కదలికను సృష్టిస్తుందని ఆశిస్తున్నాము ప్రెషర్ ఫోర్స్ ని నిర్ణయిస్తుందని మరియు అది ఫోర్స్ ని ఎలా నిర్ణయిస్తుందని నేను చెప్పినట్లుగా ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా గా ప్రెషర్ ఇవ్వబడుతుంది కాబట్టి మనము ఆసక్తికరంగా చూస్తాము మనము దీనిని పాఠశాలలో కూడా నేర్చుకున్నాము కాబట్టి మనం వర్తింపజేస్తే మన దగ్గర ఉన్న ఈ ప్రాధమిక ఉదాహరణను తీసుకుందాం ఇది మన వద్ద ఉన్న హైడ్రాలిక్ ప్రెస్ యొక్క ప్రాథమిక సూత్రం ఇది హైడ్రాలిక్ యంత్రాలలో ఒకటి కాబట్టి మనకు ఇక్కడ ఒక చిన్న పిస్టన్ ఉంది మరియు మనకు ఇక్కడ పెద్ద పిస్టన్ ఉంది పెద్ద అంటే మీరు ఇక్కడ చూడగలరు మరియు మనం ఒక కిలో లోడ్ ఉంచినట్లయితే ఇక్కడ ప్రెషర్ ప్రాథమికంగా ఒక కిలో ఫోర్స్ బై A1 గా ఉంటుంది ఇది A1 మరియు ఇది A2 కాబట్టి పాస్కల్ లా ప్రకారం ఇప్పుడు ఇదే ప్రెషర్ ప్రసారం కానుంది కాబట్టి దీనిపై ప్రెషర్ కూడా 1 కిలో FA1 గా ఉంటుంది మరియు దీనిపై ఫోర్స్ 1 కిలో F x A2 A1 గా ఉంటుంది ఎందుకంటే ఇది ప్రెషర్ కాబట్టి ఇది ఈ బాడీ పై A2 లోకి సృష్టించే ఫోర్స్ కాబట్టి మనము ఇక్కడ 1 కిలో ఫోర్స్ ని వర్తింపజేస్తే గుణించిన ఫోర్స్ ని సృష్టించాము కాబట్టి ఇప్పుడు A2 A1 నిష్పత్తి 100 అయితే ఒక చివర 1 కిలో F ఫోర్స్ ని ప్రయోగించడం ద్వారా మరొక చివర 100 కిలోల F ఫోర్స్ ని సృష్టించాము కాబట్టి ఈ సూత్రాన్ని ఉపయోగించి ఇది కొంతవరకు ద్రవ లివర్ లాగా ఫుల్క్రమ్ కారణంగా మనం ఒక చివర ఒక చిన్న ఫోర్స్ ని వర్తింపజేస్తే మూమెంట్ సమతుల్యత కారణంగా మరొక చివరలో ఎక్కువ భారాన్ని ఎత్తగలమని గుర్తుంచుకోండి కాబట్టి ఇక్కడ కూడా ప్రెషర్ సమతుల్యత కారణంగా అదే జరుగుతోంది కాబట్టి మనం పెద్ద ఫోర్స్ లను సృష్టించగలము మరియు కొన్నిసార్లు అది ఒకరి మనస్సులో ఒక భ్రమను సృష్టించవచ్చు నా ఉద్దేశ్యం ఏమిటంటే భౌతిక శాస్త్రంలోని ఏదైనా లా లేకుండా అంటే ఎనర్జీ పరిరక్షణ చేయవచ్చు ఎందుకంటే ఎనర్జీ లేదా పవర్ అనేది ఫోర్స్ x వెలాసిటీ కనుక కాబట్టి మనం దీనిని చూడవచ్చు కాబట్టి ఆ వెలాసిటీ ప్రవాహం నుండి వస్తుంది సరియైనది కాబట్టి ప్రవాహం అంటే ఏమిటి ప్రవాహం రేటు అంటే ఏమిటి ఎందుకంటే తదుపరి రేఖాచిత్రాన్ని చూద్దాం ఈ చిత్రం స్పష్టంగా ఉంది కాబట్టి ఒక సాధారణ హైడ్రాలిక్ యాక్యుయేటర్ ను చూద్దాం కాబట్టి ఇక్కడ ఒక ప్రెషర్ ని సృష్టిస్తున్నాము తద్వారా ఆ ఏరియా మరియు ప్రెషర్ ని బట్టి F ఫోర్స్ ని సృష్టిస్తుంది కాబట్టి F P x A ఇప్పుడు వెలాసిటీ చూద్దాం వాల్యూమిట్రిక్ ప్రవాహం రేటు Q అంటే అది ఏరియా x L కి సమానం ఇక్కడ L అనేది యూనిట్ సమయానికి ప్రయాణించడం మరో మాటలో చెప్పాలంటే L అనేది వేగం కాబట్టి F P x A Q L x A లేదా మరో మాటలో చెప్పాలంటే V Q A అని వ్రాయగలము కాబట్టి మెకానికల్ పవర్ అంటే ఏమిటి అది ఫోర్స్ x వెలాసిటీ అవుతుంది కాబట్టి F x V P x Q కాబట్టి ఆ ఏరియా చిత్రంలోకి రాదని మీరు చూస్తారు కాబట్టి పవర్ సమీకరణంలో ఈ ఏరియా చిత్రంలోకి రాదు మరియు మీరు ఫోర్స్ ని గుణించినప్పటికీ ఎనర్జీ గుణించబడదు ఎలా గుణించాలి కాబట్టి ఎనర్జీ ఒకటే మనకు తెలిసినట్లుగా ఒక పంపు ఒక ద్రవాన్ని ఒక నిర్దిష్ట రేటు వాల్యూమెట్రిక్ ప్రవాహం రేటు మరియు ఒక నిర్దిష్ట ప్రెషర్ వద్ద అందిస్తుంది మరియు పంప్ అవుట్పుట్ పవర్ P x Q అవుతుంది కాబట్టి మెకానికల్ పవర్ ఏ ఏరియా అయినా P x Q F x V P x Q కాబట్టి ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది మరియు ఎటువంటి వైరుధ్యం లేదు కాబట్టి వాస్తవానికి ఏమి జరగబోతోంది అంటే మనం ఏ ప్రవాహ రేటును బట్టి బహుశా చాలా ఎక్కువ ఫోర్స్ ని అందించగలము అనేదానిపై ఆధారపడి మనం చాలా ఎక్కువ ఫోర్స్ ని సృష్టించగలము అయితే అదే సమయంలో చాలా ఎక్కువ ఫోర్స్ ఆ లోడ్ ని కదిలించడానికి అవసరం రేటు నెమ్మది అవుతుంది కాబట్టి ఎనర్జీ ఆందోళన కన్సర్వ్ అవుతుంది అది ప్రాథమిక వాస్తవం అప్పుడు దీనిని అర్థం చేసుకున్న తరువాత మొదట చూద్దాం ఈ కోర్సు యొక్క మంచి భాగం కోసం మేము ఈ పాఠానికి వెళుతున్నాము మనం ఆ భాగాన్ని చూడబోతున్నాం కాబట్టి మనస్సులోకి వచ్చే మొదటి భాగం ద్రవం కాబట్టి ద్రవం కూడా పవర్ ని లేదా ప్రెషర్ ని ప్రసారం చేస్తుంది కాబట్టి ఇన్పుట్ పవర్ ని సృష్టిస్తాము మరియు పవర్ ద్రవం ద్వారా ప్రయాణిస్తుంది అది ద్రవాన్ని కంప్రెస్ చేయలేదు కానీ వేరే రూపంలో పవర్ ని ప్రసారం చేస్తుంది కాబట్టి ప్రెషర్ పరంగా ఉన్న ఫ్లూయిడ్ పవర్ మెకానికల్ పవర్ గా మారుతుంది ఇప్పుడు ఇవి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఈ సిస్టమ్స్ చాలా ఖచ్చితమైనవి చాలా ఖచ్చితమైన కదలికను సృష్టిస్తాయి మరియు అందువల్ల ఒకదానికొకటి కదిలే చాలా ఖచ్చితమైన పరిమాణాల భాగాలు అవసరం కాబట్టి ఫ్రిక్షన్ ఉండాలి లేకపోతే ద్రవం బయటకు లీక్ అవుతుంది భాగాలు పటిష్టంగా అమర్చకపోతే అన్ని చోట్ల ద్రవం బయటకు పోతుంది అందువల్ల ఫ్రిక్షన్ ఉంది మరియు అది వేడిని సృష్టించచడం వంటి చాలా సమస్యలను సృష్టించబోతోంది అది ఎనర్జీ ని వృథా చేస్తుంది మరియు అది భాగాలను దెబ్బతీస్తుంది కాబట్టి ఈ భాగాన్ని లూబ్రికేట్ చేయడం ప్రధాన ప్రాముఖ్యత తద్వారా మృదువైన ఫ్రిక్షన్ లేని కదలిక జరుగుతుంది మరియు హైడ్రాలిక్స్ యొక్క పెద్ద ప్రయోజనాల్లో ద్రవం ఒకటి ఎలక్ట్రిక్ సిస్టం లలో మరియు న్యూమాటిక్ సిస్టం లలో తరచుగా అవసరమయ్యే అదనపు లూబ్రికేషన్ ఇందులో అవసరం లేదు ఎందుకంటే వాటికి ఇన్బిల్ట్ లూబ్రికేట్ లేదు ఇక్కడ మనకు ఇన్బిల్ట్ లూబ్రికేట్ ఉంది ఇది పవర్ ప్రసారానికి ఉపయోగించే ద్రవం అప్పుడు కూడా ఫ్రిక్షన్ కారణంగా కొంత వేడి ఉత్పత్తి అవుతుంది మరియు అందువల్ల భాగాలు చల్లబరచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అపారమైన ప్రెషర్ ఉంది మరియు ద్రవం కూడా భాగాలను చల్లబరుస్తుంది మరియు రెండవది కలుషితాలను కూడా తొలగిస్తుంది మీకు తెలుసా విషయాలు కదిలేటప్పుడు కొన్ని చిన్న కణాలు ఫ్రిక్షన్ ద్వారా ఉత్పన్నమవుతాయి అదేవిధంగా కొన్నిసార్లు గాలి ద్రవంలోకి రావచ్చు కాబట్టి ఈ చిక్కుకున్న గాలి ధూళి కణాలు ఈ విషయాలన్నీ సిస్టమ్ నుండి తొలగించబడాలి మరియు ద్రవం ప్రవహిస్తుంది ఇది కూడా దీన్ని శుభ్రపరుస్తుంది మరియు ఫిల్టర్కు తెస్తుంది అక్కడ అవి ఫిల్టర్ చేయబడతాయి ఒక సాధారణ హైడ్రాలిక్ ద్రవం వాస్తవానికి పెట్రోలియం ఆయిల్ కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంది కొన్ని అడిటివ్స్ లేదా కొన్నిసార్లు నీటి ఆయిల్ మిశ్రమాలతో కొన్నింటిని ఉపయోగించబడతాయి కానీ అత్యంత ప్రాచుర్యం పొందిన హైడ్రాలిక్ ద్రవం పెట్రోలియం ఆయిల్ దీనిని కంప్రెస్ చేయలేము దీనికి సెల్ఫ్ లూబ్రికేటింగ్ ప్రాపర్టీ ఉంది దీనికి ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే ఇది అగ్ని ప్రమాదానికి కొంత ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి ఇది ఒక డ్రాబ్యాక్ కాబట్టి ఇది కంప్రెస్ చేయబడని లూబ్రికేటింగ్ మరియు మండేది మండేది అంటే ఫ్లాష్ పాయింట్ పరిగణించబడాలి కాబట్టి ఇది చెప్పే చిత్రం హైడ్రాలిక్ ద్రవం ఏమి చేస్తుంది కాబట్టి హైడ్రాలిక్ ద్రవం లూబ్రికేట్ చేస్తుంది చల్లబరుస్తుంది మరియు కలుషితాన్ని తొలగిస్తుంది అక్కడ నేను ప్రస్తావించని ఒక పాయింట్ ఉంది అది రంధ్రాలను మూసి వేస్తుంది ఆయిల్ యొక్క విస్కాసిటీ కారణంగా ఇక్కడ ద్రవం ఈ లిక్విడ్ ఫిల్మ్ సీల్ వలే సమర్థవంతంగా మూసివేయబడతాయి కాబట్టి ఇక్కడ ఈ లిక్విడ్ ఫిల్మ్ ఒక సీల్ వలె పనిచేయబోతోంది తద్వారా అక్కడ సమర్థవంతమైన బారియర్ సృష్టించబడింది ఎందుకంటే ఈ ప్రెషర్స్ బయటపడితే ప్రెషర్ ప్రభావవంతమైన పని చేయలేదు కాబట్టి అది పోతుంది కాబట్టి సీలు వేయాలి మరియు చాలా సందర్భాల్లో లిక్విడ్ ఫిల్మ్ కూడా సీలు ను సృష్టిస్తుంది ఇంకా ఇతర ప్రదేశాలలో అదనపు సీలు లను జోడించాలి కాబట్టి అది ద్రవం చేసే మరొక విషయం ఇప్పుడు ద్రవ ప్రవాహం ఎలా ఉంటుంది ద్రవం వాస్తవానికి పైపులలో ప్రవహిస్తుంది ఇప్పుడు హైడ్రాలిక్ సిస్టమ్ కు ఒక రకమైన లోపం ఉంది ద్రవం ప్రవహిస్తున్నందున మీరు పంపు నుండి లోడ్ వరకు పైపింగ్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఇది ద్రవంగా ఉంటుంది కాబట్టి మీరు రిటర్న్ లైన్ కూడా కలిగి ఉండాలి తద్వారా కొంత ఖర్చు మరియు కొంత అదనపు నిర్వహణను చేయాల్సిఉంటుంది ఉదాహరణకు వాటికి విరుద్ధంగా న్యూమాటిక్ సిస్టమ్స్ కు అవి అవసరం లేదు మనకు రిటర్న్ లైన్ అవసరం లేదు ఎందుకంటే ఇది గాలిని విడుదల చేయగలదు అది పని చేసిన తర్వాత మరియు అది అట్మోస్ఫెరిక్ ప్రెషర్ వచ్చిన తర్వాత మీరు వాతావరణంలోకి గాలి ని విడుదల చేయవచ్చు తద్వారా రిటర్న్ లైన్ ఖర్చును ఆదా చేయవచ్చు కానీ హైడ్రాలిక్స్ విషయంలో అలా కాదు మీరు రిటర్న్ లైన్ కలిగి ఉండాలి కాబట్టి హైడ్రాలిక్ సిస్టమ్ లో ఉపయోగించే వివిధ రకాల లైన్స్ ఉన్నాయి ఉదాహరణకు ఇది పంపు మరియు ఇది మోటారుగా ఉండాలి కాబట్టి పంపు ప్రెషర్ ను సృష్టిస్తుంది ఇది మోటారును కదిలించే కదలికను సృష్టిస్తుంది కాబట్టి కొన్ని లైన్స్ ఉన్నాయి అవి మీరు చూస్తారు ఫార్మ్ లైన్స్ గా చూపబడ్డాయి దీని ద్వారా వాస్తవ ద్రవం ప్రవహిస్తుంది మరియు పవర్ ని ప్రసారం చేస్తుంది వాటిని వర్కింగ్ లైన్స్ అంటారుఅప్పుడు కొన్నిసార్లు మీరు వివిధ పాయింట్ల వద్ద కొన్ని అదనపు ప్రెషర్స్ ను సృష్టించాలి కాబట్టి అవి నియంత్రణ కోసంఅవి పవర్ ని ప్రసారం చేయడానికి కాదు దిశను నియంత్రించడానికి కొన్నిసార్లు ప్రెషర్ ని విడుదల చేస్తాయి కాబట్టి వేర్వేరు పాయింట్లు వద్ద ప్రెషర్ ని సృష్టించాలి కొన్నిసార్లు మీరు ప్రత్యేక లైన్లు ఉపయోగించాల్సి ఉంటుంది మరియు ఈ లైన్ల లను పైలట్ లైన్లు అంటారు Refer Slide time 1529 ఈ సందర్భంలో ఈ ప్రత్యేక రేఖాచిత్రంలో పైలట్ లైన్ వర్కింగ్ లైన్ నుండి ఉద్భవించింది అది ఎప్పటికప్పుడు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు మరియు పైలట్ లైన్ లాంగ్ డాష్లలో చూపబడుతుంది అదేవిధంగా మీరు కొన్ని డ్రైన్ లైన్లు కలిగి ఉండాలి ఎందుకంటే కొంత ద్రవపదార్థం బయటకు పోతుంది కాబట్టి మీరు వాటిని సేకరించాలి తద్వారా అవి ఇక్కడ మరియు అక్కడ చిందించవు అవి పోవు కాబట్టి మనకు కొన్ని డ్రైన్ లైన్లు అమర్చాల్సిన అవసరం ఉంటుంది Refer Slide time 1604 కాబట్టి మీకు చిన్న డాష్లలో చూపబడిన డ్రైన్ లైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవి సాధారణంగా హైడ్రాలిక్ సిస్టమ్ లో ద్రవం ప్రవహించే మూడు రకాల లైన్స్ Refer Slide time 1614 Refer Slide time 1617 అప్పుడు మీకు సీల్స్ మరియు ఫిట్టింగులు అవసరము ఉంటుంది కొన్నిసార్లు సీల్ అనేది లిక్విడ్ ఫిల్మ్ అందించిన సహజ సీల్ కానీ కొన్నిసార్లు మీకు ఇది అవసరం ఫిట్టింగులు అంటే మీ వద్ద ఉన్నా పైపు ఫిట్టింగులు వంటివి మీ స్వంత ఇంట్లో బాత్రూమ్లలో చూశారా పైపు లో కొంత ద్రవం ప్రవహిస్తుందని మీకు వివిధ రకాల ఫిట్టింగులు కావాలి మీకు వివిధ రకాల జాయింట్స్ కావాలి మీకు పైపు అవసరం ఇది సాధారణంగా బాత్రూమ్లలో ఫార్మ్ పైపు కావచ్చు ఇది కొన్నిసార్లు స్థిరమైన మెటల్ పైపు కావచ్చు కొన్నిసార్లు మనకు పాలిమర్ పైపులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మీకు ఫ్లెక్సిబుల్ ట్యూబింగ్ లను కలిగి ఉండవచ్చు మీకు మెటల్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ పైపులు కావచ్చు కాబట్టి వివిధ రకాల పైపులను ఉపయోగించవచ్చు మరియు దానితో పాటు వివిధ రకాల ఫిట్టింగులు మరియు సీల్స్ లను తప్పనిసరిగా ఉపయోగించాలి కాబట్టి ఇది మనం ఎక్కువగా వివరించడం లేదు ఇక్కడ ఒక రకమైన రింగ్ ని చూపిస్తాను Refer Slide time 1715 ఉదాహరణకు ఇది ఓ రింగ్ ఇది చాలా సాధారణమైన సీల్ కాబట్టి ఇది ప్రెషర్ కి వ్యతిరేకంగా కదులుతున్నప్పుడు ఏమి జరుగుతుందంటే ఈ సీల్ ఒత్తిడి చేయబడుతోంది మరియు అది ఇక్కడకు వచ్చి స్థిరపడుతుంది కనుక ఇది నిజంగా నొక్కినప్పుడు అది ఇక్కడ కి వచ్చి సమర్థవంతంగా స్థిరపడుతుంది ఇది సమర్థవంతంగా ఈ భాగం నుండి సీల్ వేస్తుంది కాబట్టి ఈ రింగ్ ఇది రబ్బరు ట్యూబ్ కాబట్టి ఇది ప్రెషర్ కి లోనవుతుంది అది సెల్ఫ్ సీలింగ్ లోకి వస్తుంది ప్రెషర్ లో ఇది ఒక సీల్ ను అందిస్తుంది కాబట్టి అలాంటి వివిధ రకాల సీల్ లను ఉపయోగిస్తాయి ఇది చాలా ముఖ్యం మనం దానితో నివసించకపోవచ్చు కానీ ఈ పనులు సరిగ్గా చేయకపోతే హైడ్రాలిక్ సిస్టమ్ పని చేయలేదు మరియు ఇది నిర్వహణకు చాలా సమస్య అవుతుంది కాబట్టి నిర్వహణ కోసం ఈ విషయాలు చాలా ముఖ్యమైనవి Refer Slide time 1819 Refer Slide time 1825 అప్పుడు మనకు రిజర్వాయర్ అవసరం ఉంది ఆయిల్ నిరంతరం తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక రిజర్వాయర్ నుండి మొదలవుతోంది పంప్ ఆయిల్ ను పీల్చుకుంటుంది మరియు తరువాత దానిని ప్రెషర్ తో పంపిణీ చేస్తుంది మరియు తరువాత అది సిస్టమ్ ద్వారా ప్రవహిస్తుంది మరియు తరువాత అది రిజర్వాయర్ కి తిరిగి వస్తోంది కాబట్టి రిజర్వాయర్ ద్రవాన్ని కలిగి ఉందనేది కాకుండా వాస్తవానికి ఇది చాలా ఇతర పనులను చేస్తుంది కాబట్టి ఇది ద్రవాన్ని స్పష్టంగా కలిగి ఉంటుంది కాని ఇది మరో రెండు పనులను చేస్తుంది ఉదాహరణకు ఇది రిజర్వాయర్ వేడిని వెదజల్లుతుంది ద్రవం చల్లబరుస్తుంది మరియు ప్రవేశించిన గాలి బయటకురావడానికి ఇది అనుమతిస్తుంది కాబట్టి ఈ కలుషితాలను తొలగించడం ఫిల్టర్ లో పాక్షికంగా జరుగుతుంది ఇది పైప్లైన్లో మూసివేయబడి సాధారణంగా రిటర్న్ లైన్లో ద్రవం నుండి చిన్న పార్టికల్స్ ని తొలగిస్తుంది రిజర్వాయర్ లో ప్రవేశించిన గాలి బుడగలు తొలగించబడతాయి మరియు ప్రవేశించిన గాలి బుడగలు తొలగించడం చాలా ముఖ్యం ఎందుకంటే మీకు ద్రవం ఉంటే మరియు మీరు గాలి బుడగలు కలిగి ఉంటే అప్పుడు ద్రవం ఖచ్చితంగా కంప్రెస్ అవుతుంది ఎందుకంటే మీరు ద్రవానికి ప్రెషర్ ని వర్తింపజేస్తే గాలి బుడగలు కుదించబడుతుంది మరియు అందువల్ల ద్రవం కూడా కుదించబడుతుంది కాబట్టి గాలి బుడగలని కలిగి ఉంటే సాంకేతిక పరంగా ద్రవం యొక్క బల్క్ మాడ్యులస్ తీవ్రంగా పడిపోతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం సమర్థవంతమైన ప్రసారం మరియు వేగంగా స్పందించే ప్రసారం కోసం ద్రవం కుదించలేనిది గా ఉండాలి అని చెప్పాము కాబట్టి గాలి బుడగలు తొలగించడం చాలా ముఖ్యం మరియు అవి ట్యాంక్లో తొలగించబడతాయి కాబట్టి మేము హైడ్రాలిక్ సర్క్యూట్లను గీసేటప్పుడు మేము ప్రక్కన సింబల్ చూపిస్తాము ఎందుకంటే రాబోయే పాఠాలలో మనం హైడ్రాలిక్ సర్క్యూట్లను గీస్తాము తద్వారా మనకు అర్థం అవుతుంది కాబట్టి ఇది మనకు రెండు ఫిల్టర్లు ఉన్న రిజర్వాయర్ చిహ్నం కాబట్టి తిరిగి రిజర్వాయర్ యొక్క విధులు చూపించబడటం మీరు చూస్తారు కాబట్టి హైడ్రాలిక్ సిస్టమ్ లలో ఇది ఒక బఫెల్ అని పిలుస్తారు కాబట్టి నేరుగా ఇది సృష్టించబడింది ఇది సృష్టించబడకపోతే ఈ తక్కువ రెసిస్టెన్స్ కారణంగా ద్రవం యొక్క ఈ భాగం నేరుగా దీని నుండి వచ్చే ద్రవంపంపులోకి పీలుస్తుంది కాబట్టి ఈ ద్రవాలు పీల్చుకోవు మరియు ఈ ద్రవాలు ట్యాంక్లో ఎక్కువ సమయం ఉండదు అందువల్ల అవి చల్లబడవు వాటిలోని గాలి బుడగలు తొలగించబడవు అందువల్ల ఒక బఫెల్ ఉంచబడుతుంది కాబట్టి వచ్చే ద్రవం ఈ పాయింట్ చుట్టూ స్థిరపడుతుంది మరియు ఇంతకు ముందు వచ్చిన ద్రవం వాస్తవానికి పంపులోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇది పంప్ ఎలా ఉందో రిజర్వాయర్ తన పనిని ఎలా చేస్తుందో చూపిస్తుంది ఇప్పుడు మనము ప్రధాన భాగానికి వచ్చాము కాబట్టి మొదట పంప్ పంప్ అనేది హైడ్రాలిక్ ఎనర్జీ యొక్క జనరేటర్ ఇది ప్రవాహం రేటు వద్ద ద్రవాన్ని సరఫరా చేస్తుంది మరియు ఇది లోడ్ ద్వారా ఇచ్చిన ప్రెషర్ లో నిర్ణయించబడుతుంది ఇప్పుడు పంపును ఎవరు నడుపుతారు పంపు స్వయంగా ఎనర్జీ ని ఉత్పత్తి చేయదు కాబట్టి పంపు వేరే మార్గాల ద్వారా మళ్ళీ ఉత్పత్తి చేయవలసి ఉంటుంది కొన్నిసార్లు ఇది ఎలక్ట్రిక్ మోటారు ఇది హైడ్రాలిక్ పంపును నడుపుతుంది కొన్నిసార్లు ముఖ్యంగాఏరోస్పేస్ అప్లికేషన్స్ లో హైడ్రాలిక్స్ చాలా ఉపయోగించబడుతుంది కొన్నిసార్లు మీరు ఇంజిన్తో పాటు నా ఉద్దేశ్యం కొన్ని గ్యాస్ ఇంజిన్ బ్లీడ్ చేసి ఆపై పంపును కదిలించే ప్రత్యేక రకం మోటారును అమలు చేయవచ్చు కాబట్టి మరో మాటలో చెప్పాలంటే పంపుకు ప్రైమ్ మూవర్ అవసరం మరియు ఇచ్చిన ప్రెషర్ తో ద్రవాన్ని అందిస్తుంది మరోవైపు మోటారు పంపు యొక్క ప్రతిరూపం మోటారు ప్రెషర్ ద్వారా ద్రవాన్ని అందుకుంటుంది మరియు లోడ్కు వ్యతిరేకంగా కదలికను సృష్టిస్తుంది కాబట్టి సాధారణంగా పంపు బ్యాటరీ లాగా ఉంటుంది అయితే మోటారు లోడ్ వలే ఉంటుంది మరియు ఇవి చిహ్నాలు కాబట్టి పంప్ చిహ్నం ఇలా ఉంటుంది మరియు మోటారు చిహ్నం ఇలా ఉంటుంది మరియు మీకు తెలిసిన కొన్ని రివర్సిబుల్ ఉన్నాయి పంప్ మరియు మోటారు రివర్సిబుల్ అయితే అవి రెండు దిశలలో తిరగగలవు అప్పుడు ఇది గుర్తు వివిధ రకాలైన పంపులు ఉపయోగించబడుతున్నాయి మనం మూడు విలక్షణమైన పంపులను చూడబోతున్నాం కాబట్టి మనం మొదట పిస్టన్ పంప్ లేదా మోటారును పరిశీలిస్తాము రెండు సందర్భాల్లో నిర్మాణం చాలా వరకు ఒకేలా పోలి ఉంటుంది తేడా ఏమిటంటే పంప్ లో మోషన్ ప్రైమ్ మూవర్ చేత సృష్టించబడుతుంది మరియు ద్రవం డెలివరీ అవుతుంది మోటారులో ద్రవం మోటారులోకి వస్తుంది మరియు మోషన్ డెలివరీ అవుతుంది కాబట్టి ఇది వీటి మధ్య వ్యత్యాసం అందుకే అవి యూనిఫామ్ పద్ధతిలో ఉంటాయి కాబట్టి ఏక్సిల్ పిస్టన్ పంప్ ఈ విధంగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఊహించవచ్చు మోటారు యొక్క అంచున ఇటువంటి పిస్టన్లు చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఒక క్రాస్ సెక్షన్ తీసుకుంటే మీరు ఈ రేఖాచిత్రాన్ని చూడవచ్చు కాబట్టి అంచున ఇది ఒక పిస్టన్ ఉంది ఇక్కడ మరొక పిస్టన్ ఉంది కాబట్టి అంచున అనేక పిస్టన్లు ఉన్నాయి వాటిలో రెండు చూపించబడుతున్నాయి మరియు చివర ఈ పిస్టన్లు వాస్తవానికి ఒక ప్లేట్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి కాబట్టి చిత్రంలో ప్లేట్ చూడండి ఇప్పుడు మీరు ప్లేట్ ని చూడండి ప్లేట్ ఒక θ కోణంలో అనుసంధానించబడి ఉంది దీని అర్థం పంపు విషయంలో మనం తీసుకుందాం కాబట్టి పంపును ప్రైమ్ మూవర్ ద్వారా ఈ విధంగా తిప్పడం జరుగుతుంది కాబట్టి అది తిరిగేటప్పుడు మీరు ఊహించవచ్చు డిస్క్ తిరిగేటప్పుడు ఇక్కడ అది నెట్టబడుతోంది మరియు ఇక్కడ అది పిస్టన్ను లాగుతోంది కాబట్టి ఏమి జరుగుతుందంటే ఇక్కడ రిజర్వాయర్ నుండి ద్రవం పీల్చుకుంటుంది మరియు ఇక్కడ ద్రవం అవుట్లెట్లోకి పంపబడుతోంది కాబట్టి ఈ కోణం కారణంగా ద్రవం ఇక్కడ పీల్చుకుంటుంది మరియు అది ఈ అవుట్లెట్లోకి పంపిణీ చేయబడుతోంది కాబట్టి దీనిని స్వాష్ ప్లేట్ అని పిలుస్తారు మరియు ఇది ఈ అవుట్లెట్ వద్ద ప్రెషర్ తో కూడిన ద్రవాన్ని అందిస్తుంది మరోవైపు మీరు ప్రెషర్ తో కూడిన ద్రవాన్ని అప్లై చేస్తే ద్రవం ఈ అవుట్లెట్ ద్వారా బయటకు వస్తుంది మరియు ఈ స్వాష్ ప్లేట్ వాస్తవానికి ఈ దిశలో తిరుగుతుంది కాబట్టి ఇది మోటారు యొక్క పని కాబట్టి ఈ విధంగా పిస్టన్ పంపులు కదులుతాయి మరియు సహజంగా ప్రవాహం రేటు రొటేషన్స్ సంఖ్య పిస్టన్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక రొటేషన్ సమయంలో ప్రతి పిస్టన్ దాని స్వంత వాల్యూమ్కు సమానమైన ద్రవాన్నిడెలివరీ చేస్తుంది కాబట్టి సెకనుకు రొటేషన్స్ సంఖ్య X అయితే వాస్తవానికి ఆ వాల్యూమ్ X ఆ ప్రెషర్ లో డెలివరీ అవుతుంది కాబట్టి మీరు దీన్ని ఉపయోగించి వాల్యూమ్ ప్రవాహం రేటును లెక్కించవచ్చు మనము దేనినీ గణించడం లేదు మనము ఆపరేషన్ను మాత్రమే అర్థం చేసుకుంటున్నాము మరోవైపు గేర్ పంపు లను చూడండి గేర్ పంపులలో మీరు మెష్ చేసిన గేర్లు ఉన్నాయి కాబట్టి ఏమి జరుగుతుందంటే ఈ గేర్లు తిరిగేటప్పుడు ఈ జోన్లో చూడండి ఈ టీత్ ఈ విధంగా కదులుతున్నాయి కాబట్టి ఇక్కడ ద్రవాన్ని కుదించుకుంటుంటే మరియు కొంత అధిక ప్రెషర్ ఏరియా సృష్టించబడితే మరోవైపు ఇక్కడ వాస్తవానికి టీత్ మెషింగ్ చాలా దగ్గరగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ టీత్ వాస్తవానికి దూరంగా వెళుతుంది కాబట్టి అవి ఒకే చోట తెరుచుకుంటున్నాయి అవి మూసివేస్తున్నాయి కాబట్టి ఒకే చోట అవి మూసివేస్తున్నాయి కాబట్టి మూసివేసేటప్పుడు అక్కడ ప్రెషర్ ని సృష్టించే ధోరణిని కలిగి ఉంటాయి Refer Slide Time 2751 ఇతర ప్లేట్లో అవి వాస్తవానికి తెరుచుకుంటాయి కాబట్టి అవి తెరుచుకునేటప్పుడు ఇక్కడ అల్ప ప్రెషర్ ప్రాంతం ఉంటుంది కాబట్టి స్పష్టంగా ఈ అల్ప ప్రెషర్ ప్రాంతం ఇన్లెట్ నుండి ద్రవంలో పీలుస్తుంది మరియు ఈ అధిక ప్రెషర్ ప్రాంతం వాస్తవానికి అవుట్లెట్ వద్ద ద్రవాన్ని డ్రైవ్ చేస్తుంది కాబట్టి గేర్ పంప్ పనిచేసే మార్గం ఇది కాబట్టి మరోవైపు మోటారు విషయంలో మళ్ళీ ఇక్కడ ప్రెషర్ ని వర్తింపజేస్తే ఏమి జరుగుతుందంటే అప్పుడు అది ఇతర దిశలో తిరుగుతుంది కనుక ఇది ఇతర దిశలో కదులుతుంతుంది ఇది బలవంతంగా ఇతర దిశలో తెరుచుకుంటుంది కాబట్టి ఈ రెండు హైడ్రాలిక్స్లో ఆక్సిల్ పిస్టన్ పంపులు ఉన్నాయి మనకు రొటేషనల్ స్పీడ్ మరియు ద్రవ రేట్లు ఉండాలి నా ఉద్దేశ్యం ఏమిటంటే ప్రతిసారీ ఆక్సిల్ పిస్టన్ పంప్ లేదా గేర్ పంప్ ఒక నిర్దిష్ట రేటుతో తిరుగుతుంటే ప్రెషర్ తో సంబంధం లేకుండా ఒక నిర్దిష్ట వాల్యూమ్ ద్రవం సెకనుకు పంపిణీ చేయబడుతుంది కాబట్టి ప్రవాహం రేటు నేరుగా షాఫ్ట్ యొక్క రొటేషనల్ రేటుకు అనులోమానుపాతంలో ఉంటుంది Refer Slide Time 2904 ఇది మూడవ రకమైన పంపు దీనిని వేన్ పంప్ అని పిలుస్తారు ఇక్కడ ఏమి జరుగుతుందంటే ఇది బాహ్య కేసింగ్ అని మీరు చూస్తారు ఇది పోర్టు ద్వారా ద్రవం బయటకు వెళుతుంది మరియు ఇది పోర్టు ద్వారా ద్రవం పీల్చుకుంటుంది ఇవి పోర్ట్ లు కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మరియు ఇవి వాన్లు ఇవి స్ప్రింగ్ లోడెడ్ అయిన వేన్ లు వాస్తవానికి ఇది చూపబడలేదు కాబట్టి ఇది వాస్తవానికి కేసింగ్కు వ్యతిరేకంగా నొక్కినప్పుడు ఇక్కడ కేసింగ్కు వ్యతిరేకంగా స్ప్రింగ్ నొక్కినప్పుడు కాబట్టి ఏమి జరుగుతుందంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కదులుతున్న వేన్ ఎల్లప్పుడూ కేసింగ్కు వ్యతిరేకంగా నొక్కడం జరుగుతుంది కనుక ఇది వాస్తవానికి కేసింగ్ వెంట ద్రవాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ ద్రవం చాలా వరకు నెట్టబడుతోంది కాబట్టి ఇది ఒక విధమైన ద్రవాన్ని స్క్రాప్ చేసి ఇక్కడకు తీసుకువెళుతుంది మరియు ఇక్కడకు వచ్చేటప్పుడు అది కుదించుకుంటుంది మరియు అది పంపిణీ చేయబడుతుంది అదేవిధంగా ద్రవం బయటకు వెళ్లి ఇక్కడ సేకరించబడుతుంది అదేవిధంగా ఇక్కడ అది సేకరించబడుతుంది మరియు ఇక్కడ అది బయటకు వెళుతుంది కాబట్టి వాస్తవానికి ఇప్పుడు మీరు సేకరించవచ్చు మీరు నిజంగా కనెక్ట్ చేయవచ్చు ఈ అవుట్లెట్లు అన్ని కలిపి ఒకటి గా చేయవచ్చు మరియు అదేవిధంగా ఒక ఇన్లెట్ను కలిగి ఉండవచ్చు మీరు ఒక ఇన్లెట్ కలిగి ఉండవచ్చు కాబట్టి ద్రవం వస్తుంది మరియు ఇక్కడ నుండి ఇది ఈ విధంగా వెళుతుంది మరియు చివరికి అది అవుట్లెట్ కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మీరు మొత్తం పొందుతారు మరియు ఇక్కడ మొత్తం ఇన్లెట్ ఉంటుంది కాబట్టి ఇది వేన్ పంప్ పనిచేసే విధానం